సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా ఈ లెక్చర్ కు స్వాగతం కాబట్టి మునుపటి ప్రదర్శనలో మనము Cలో ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ కోడ్ను తీసుకున్నాము మరియు strcpy కారణంగా సంభవించే వలనరబిలిటీని మనము చూశాము మరియు 100 కంటే ఎక్కువ బైట్లతో నిర్దిష్ట స్థానిక బఫర్ను ఓవర్ఫ్లో చేయడం వలన సెగ్మెంటేషన్ లోపం ఎలా ఏర్పడుతుందో మనం చూసాము రిటర్న్ అడ్రస్ ఓవర్ రైట్ చేయబడిందని చూడటానికి మనము ఆ డెమో లో GDBని ఉపయోగించాము ఈ ప్రత్యేక డెమో లో మనము అక్కడ నుండి పని చేస్తాము మరియు మనము ఆ దాడిని ఎలా పెంచుకోవాలో చూస్తాము మరియు ఆ ప్రోగ్రామ్లోకి ఒక నిర్దిష్ట పేలోడ్ను ఇంజెక్ట్ చేస్తాము మరియు ఆ పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయమని బలవంతం చేస్తాము కాబట్టి మనము నిజంగా పరిగణించే పేలోడ్ షెల్ ను సృష్టించడం ఇప్పుడు షెల్ సృష్టించబడిన అటువంటి పేలోడ్లు ఈ రకమైన ఉదాహరణలలో బాగా ప్రాచుర్యం పొందాయి ఎందుకంటే ఒకసారి ఎటాకర్కి షెల్ ఉంటే అతనికి సిస్టమ్ పై మంచి నియంత్రణ ఉంటుంది ఎటాకర్ వాస్తవానికి సిస్టమ్లో షెల్ పొందగలడని అనుకుందాం మరియు షెల్కు సూపర్ యూజర్ అధికారాలు ఉన్నాయని అనుకుంటే ఎటాకర్ రూట్ యూజర్ చేయగలిగేది ఏదైనా చేయగలడు కాబట్టి మునుపటిలా మనము బిట్ బకెట్ రిపోజిటరీతో అందుబాటులో ఉన్న కోడ్లను ఉపయోగిస్తాము కాబట్టి ఈ కోడ్లు nptel codesmodule2 లో ఉన్నాయి మనము చూస్తున్న కోడ్ testcode కాబట్టి testcodeలో రెండు ఫంక్షన్లు ఉంటాయి ఒక కాపియర్ ఫంక్షన్ మరియు ఒక మెయిన్ ఫంక్షన్ అని గుర్తుంచుకోండి మెయిన్ ఫంక్షన్ argvని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటుంది మరియు ఇది argv1 ను కాపీయర్ ఫంక్షన్కు పంపుతుంది కాపీయర్ ఫంక్షన్లో క్యారెక్టర్ పాయింటర్ STR ఉంది ఇది ఈ ప్రత్యేకమైన స్ట్రింగ్కు ఈ పాయింటర్ను కలిగి ఉంటుంది ఆపై ఈ బఫర్లోకి STR నుండి క్యారెక్టర్ల తర్వాత క్యారెక్టర్ తీసుకొని strcpyని ప్రారంభిస్తుంది ఇప్పుడు ఇక్కడ వలనరబిలిటీ సంభవిస్తుందని గమనించండి ఎందుకంటే బఫర్ కేవలం 100 బైట్లు అయితే strcpy '0' వరకు బఫర్లోకి కాపీ చేయడాన్ని కొనసాగిస్తుంది అంటే STR లో నల్ క్యారెక్టర్ పొందే వరకు కాబట్టి నల్ టెర్మినేషన్ క్యారెక్టర్ లేనంత వరకు strcpy బైట్ తర్వాత బైట్ను బఫర్లోకి కాపీ చేయడం కొనసాగుతుంది మరియు ఫలితంగా బఫర్ ఓవర్ఫ్లో జరుగుతోంది ఈ దోపిడీని సృష్టించేటప్పుడు వాస్తవానికి చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఏ సమయంలో లేదా ఏ పేలోడ్ ఈ testcodeను ఎగ్జిక్యూషన్ చేయడాన్ని ఆపి వేస్తుందో గుర్తించాలి కాబట్టి దీన్ని చేయడానికి మనము find payload అనే చిన్న స్క్రిప్ట్ని ఉపయోగిస్తాము కాబట్టి find payload ఇలా కనిపిస్తుంది ఇది ఒక చిన్న python స్క్రిప్ట్ మరియు ఇది తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో 108 సార్లు స్ట్రింగ్ S ను సృష్టిస్తుంది కాబట్టి ఉదాహరణకు నేను ఇక్కడ 8 ని జోడిస్తే ప్రింట్ పాడింగ్ స్టేట్మెంట్ ఈ క్రింది విధంగా 8 సార్లు A ను ప్రింట్ చేయవచ్చు కాబట్టి find payload A ను 8 సార్లు ప్రింట్ చేస్తుంది అదేవిధంగా 64 అని ఇక్కడ మార్చడం ద్వారా నాకు 64 స్ట్రింగ్ పొడవు లభిస్తుంది ఇప్పుడు దీనిని testcode కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయడానికి మనము ఈ క్రింది వాటిని చేస్తాము మనము ఈ క్రింది విధంగా testcodeను రన్ చేస్తాము మనం చేసే మొదటి పని ఏమిటంటే find payload నుండి అవుట్పుట్ను ఫైల్ E1 లో ఉంచడం కాబట్టి ఫైల్ E1 64 Aలను కలిగి ఉంటుంది రెండవ విషయం ఏమిటంటే E1 ను testcodeకు ఇన్పుట్గా పంపడం ఈ క్రింది విధంగా జరుగుతుంది E1 యొక్క కంటెంట్ లను పరిశీలించినప్పుడు testcode E1 నుండి ఇన్పుట్ 64 Aలను తీసుకుంటుంది మరియు ఎగ్జిక్యూట్ చేస్తుంది testcodeలో డిఫైన్ చేసిన బఫర్ పరిమాణం కంటే 64 తక్కువగా ఉన్నందున ఎటువంటి సమస్య లేదు మరియు ఓవర్ఫ్లో సంభవించదు అలాగే testcode విజయవంతంగా పూర్తవుతుంది మరోవైపు మనము A యొక్క పరిమాణాన్ని 64 నుండి 128 వరకు పెంచితే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనము దీనిని ఈ క్రింది విధంగా చేస్తాము find payload ఎక్జిక్యూటబుల్ ను రన్ చేసి మరియు అవుట్ పుట్ను E2 లో నిల్వ చేస్తాము కాబట్టి E2 ఇప్పుడు 128 Aలను ఈ క్రింది విధంగా కలిగి ఉంది ఇప్పుడు మీరు testodeను రన్ చేస్తే మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా ఈ బఫర్ ఓవర్ఫ్లో ఉంటుంది మరియు testcodeలో సెగ్మెంటేషన్ లోపం జరుగుతోంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన స్ట్రింగ్ యొక్క పొడవును మార్చడం ద్వారా మనము ఈ సమస్యకు కారణమయ్యే ఇన్పుట్ యొక్క ఖచ్చితమైన పొడవును గుర్తించగలుగుతాము 104 అని నేను దీనిని మార్చి find payloadను రన్ చేయండి 104 బైట్ యొక్క పొడవును E2 లో నిల్వ చేయడం కోసం మరియు దాన్ని రన్ చేస్తే అది పనిచేస్తుందని మీరు చూస్తారు కాబట్టి 104 మన సమస్యను పరిష్కరించదు మరోవైపు నేను దీన్ని 108 చేస్తే మరియు "done"అని ముద్రించబడిందని మరియు "done" తర్వాత ఒక సెగ్మెంటేషన్ లోపం ఉంటుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా 108 పొడవుతో స్టాక్లో నిల్వ చేయబడిన ఫ్రేమ్ పాయింటర్ ఓవర్ రైట్ చేయబడుతుంది కాని రిటర్న్ అడ్రస్ ను కాదు అందువల్ల మనం కోడ్ లో చూపినట్టుగా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ను పూర్తి చేస్తోంది అందువల్ల copier దాని ఎగ్జిక్యూషన్ ను పూర్తి చేసిన తర్వాత స్టాక్లో ఉన్న ఫ్రేమ్ పాయింటర్ ఓవర్ రైట్ చేయబడిందని మనము గమనించాము కాని రిటర్న్ అడ్రస్ ను కాదు అందువల్ల రిటర్న్ main స్థానానికి రావచ్చు మరియు printf done ఎగ్జిక్యూట్ అవుతుంది అయినప్పటికి ఫ్రేమ్ పాయింటర్ సవరించబడినందున main నిష్క్రమించదు మరియు అందువల్ల printf ఎగ్జిక్యూషన్ పూర్తయిన తర్వాత మనము సెగ్మెంటేషన్ లోపం పొందుతాము ఇప్పుడు మరోవైపు మనం పాడింగ్ను 108 నుండి 112కు మార్చుకుంటే మనకు నాలుగు అదనపు బైట్ల పాడింగ్ ఉందని అర్థం మనం ఆశించేది ఏమిటంటే ఇది కేవలం ఫ్రేమ్ పాయింటర్కు మాత్రమే అవకతవకలు చేయడమే కాదు మరియు ప్రక్కనే ఉన్న మెమరీ అయిన రిటర్న్ అడ్రస్ కూడా సవరించబడుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఆశించేది ఏమిటంటే copier ఫంక్షన్ mainకి తిరిగి రాదు కాబట్టి మనము 108కి బదులుగా 112 పేలోడ్ తో ఈ ప్రోగ్రామ్ ను మళ్ళీ రన్ చేసినపుడు print done స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబడదని చూస్తాము దీనికి కారణం mainకు రిటర్న్ సవరించబడడం మరియు copier కొన్ని చెల్లని ప్రదేశానికి 0x41414141 రిటర్న్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నందున ఇది తప్పనిసరిగా మీరు రిటర్న్ అడ్రస్ స్థానంలో చేర్చిన Aలు కాబట్టి మనం నిజంగా చూసే తదుపరి విషయం ఏమిటంటే నిర్దిష్ట పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి బలవంతం చేయడం కాబట్టి మనము next payload అని పిలువబడే ఈ ప్రత్యేకమైన ఫైల్ ను చూస్తాము ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది నాలుగు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి నాప్ తర్వాత మీకు షెల్ కోడ్ ఉంది తర్వాత మీకు కొంత పాడింగ్ ఉంటుంది మరియు చివరకు మీకు EIP ఉంటుంది కాబట్టి షెల్ కోడ్తో మనం చేయాలనుకుంటున్నది బఫర్ను వీటన్నిటితో నింపడం 64 నాప్లు ఉండాలి ఆ తర్వాత ఇక్కడ 32 బైట్ల షెల్ కోడ్ ఉంది ఆపై మనకు 112 64 32 బైట్ల పరిమాణం ఉన్న కొంత పాడింగ్ ఉంది మరియు చివరికి FFFFCF70 విలువ ఉంది కాబట్టి మనం నిజంగా ఏమి గుర్తిస్తామో అదే ఈ విలువ బఫర్ ఓవర్ఫ్లో సమయంలో ఏమి జరగాలి అని మనం ఆశించాము అంటే 100 బైట్లు నిండిన తరువాత స్టాక్లో నిల్వ చేయబడిన ఫ్రేమ్ పాయింటర్ ఓవర్ రైట్ చేయబడుతుంది తరువాత mainకు రిటర్న్ అడ్రస్ ఓవర్ రైట్ చేయబడుతుంది మనకు కావలసినది ఏమిటంటే ఈ రిటర్న్ అడ్రస్ ఇప్పుడు ఈ షెల్ కోడ్కు సూచించాలి కాబట్టి షెల్ కోడ్ మెమరీ లో ఉన్న చోటు మనకు అవసరం మరియు దాన్ని గమనించడానికి మనం GDBని ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి మరొక టెర్మినల్ తెరిచి GDBను ఈ క్రింది విధంగా రన్ చేస్తాము Testcode మరియు మనము 5వ పంక్తిలో బ్రేక్పాయింట్ను ఉంచాము మరియు కొంత ఇన్పుట్తో అనగా Aలతో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము అని అనుకోండి మరియు ఈ ప్రత్యేక సమయంలో మనము buffer కలిగి ఉన్న స్టాక్ యొక్క కంటెంట్ లను పరిశీలిస్తాము gdb x 32x esp ఇది క్రింది విధంగా ఉంటుంది ఇప్పుడు నేను మెయిన్ను విడదీస్తే copier తర్వాత రిటర్న్ అడ్రస్ 0804847A మరియు స్టాక్లో ఈ రిటర్న్ అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము మరియు ఈ రిటర్న్ అడ్రస్ ఇక్కడ ఉన్నట్లు మనము చూస్తాము ఇది FFFFCFEC స్థానంలో ఉంది మరియు ఇంకా మనకు buffer యొక్క అడ్రస్ కావాలి కనుక ఇది స్థానం gdb info locals మరియు gdb px buffer నుండి పొందబడుతుంది మరియు buffer FFFFCF7C స్థానంలో ఉందని మనము గమనించాము అంటే buffer వాస్తవానికి ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి మనము చేసేది ఈ స్థానం నుండి ప్రారంభించి మన పేలోడ్లను పూరించాలనుకుంటున్నాము కాబట్టి ఈ స్థానం నుండి ప్రారంభించి ఇక్కడ డిఫైన్ చేసిన షెల్ కోడ్ అయిన మన పేలోడ్ ఉండాలని మనము కోరుకుంటున్నాము అయినప్పటికీ మెరుగైన అమరిక పొందడానికి మనం మొదట్లో కొన్ని నాప్లను చేర్చుకుంటాము కాబట్టి ఈ ఆప్ కోడ్ ద్వారా నాప్లు ఉన్నాయి ఇవి ఆప్ కోడ్ 90 ద్వారా ఇవ్వబడతాయి మరియు ప్రాసెసర్ ఈ ఆప్ కోడ్ యొక్క 90ను చూసినప్పుడల్లా అది ఇన్స్ట్రక్షన్లను దాటవేయబడుతుంది మనము buffer ప్రారంభంలో నాప్లను నింపుతాము మరియు ఈ సందర్భంలో కొంత ఆఫ్సెట్ వద్ద ఇక్కడ 64 బైట్లు అనుకుందాం మనము షెల్ కోడ్ను నింపుతాము ఇప్పుడు మనం నాప్లలో ఎక్కడో ఒక మంచి మరియు సహేతుకమైన అమరిక వద్ద ఎక్కడో ఒకచోటకు తిరిగి వెళ్లాలి తద్వారా షెల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వీటిలో చాలావరకు ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా పొందబడతాయి మరియు మనం కనుగొన్నది ఏమిటంటే మనము FFFFCF70 స్థానాన్ని పేర్కొంటే అది వాస్తవానికి పని చేస్తుందని సూచిస్తుంది కాబట్టి మనము అలాంటి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూస్తాము కాబట్టి మొదట మనం ఈ క్రింది విధంగా ఎగ్జిక్యూట్ చేయదలిచిన షెల్ కోడ్ను క్రియేట్ చేస్తాము కాబట్టి మనము తదుపరి పేలోడ్ ను దానిని E3 అని పిలవబడే ఈ ఫైల్లో భద్రపరుచుకుంటాము ఆపై మనము GDBని testcodeతో రన్ చేసి 7వ పంక్తి వద్ద బ్రేక్ చేస్తాము ఇది strcpy ముగింపు మరియు ఆపై కొత్తగా ఏర్పడిన పేలోడ్ను ఇన్పుట్గా ఇచ్చి రన్ చేయండి కాబట్టి ఇది E3 వద్ద జరుగుతుంది కాబట్టి ఇది E3 ఫైల్ నుండి ఇన్పుట్ తీసుకొని నిర్దిష్ట ఇన్పుట్తో రన్ అవుతుంది కాబట్టి ఏమి జరిగిందంటే copier మరింత ఎగ్జిక్యూట్ అయింది strcpy ఎగ్జిక్యూట్ అయ్యింది మరియు ఎందుకంటే మనము ఇచ్చిన స్ట్రింగ్ 100 బైట్ల కంటే చాలా పెద్దది కాబట్టి బఫర్ ఓవర్ రైట్ చేయబడింది మరియు స్ట్రింగ్ వ్యూహాత్మకంగా స్టాక్లో ఉన్న రిటర్న్ అడ్రస్ ఒక నిర్దిష్ట రిటర్న్ అడ్రస్ తో భర్తీ చేయబడిన విధంగా సృష్టించబడింది ఇది బఫర్లో ఉన్న పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి బలవంతం చేస్తుంది కాబట్టి దీనిని మరింత వివరంగా చూద్దాం కాబట్టి మనము స్టాక్ను పరిశీలిస్తాము మనము సృష్టించిన పేలోడ్ను పరిశీలిస్తాము మరియు buffer వాస్తవానికి ప్రారంభమై స్థానంలో 90బైట్ లతో కూడిన 64 నాప్లు ఉంటాయి అప్పుడు పేలోడ్ వాస్తవానికి ఈ స్థానం నుండి మొదలవుతుందని మనము చూస్తాము అమరిక Little Endian మీద ఆధారపడి ఉందని గమనించండి కాబట్టి మనము C3C089C3ని పేర్కొన్నప్పుడు ఇక్కడ మనం చూసేది Little Endian సంజ్ఞామానం కాబట్టి తదుపరి 32 బైట్లు ఈ షెల్ కోడ్ను కలిగి ఉంటుంది కాబట్టి షెల్ కోడ్ వాస్తవానికి ఏమి చేస్తుంది అంటే అది యంత్ర కార్యకలాపాలను ఎన్ కోడ్ చేస్తుంది ఇది వాస్తవానికి షెల్ ను సృష్టిస్తుంది ప్రస్తుతం షెల్ కోడ్ ఎలా సృష్టించబడుతుందనే దాని గురించి మనము వివరాలలోకి వెళ్ళము కాబట్టి మీరు మునుపటి వీడియోను చూడవచ్చు లేదా ఆన్లైన్లో వివిధ సాధనాలు ఉన్నాయి ఇవి మీ కోసం ఈ షెల్ కోడ్ను సృష్టిస్తాయి కాబట్టి మీరు దీన్ని నిజంగా పరిశీలిస్తే ఇది Little Endian సంజ్ఞామానంలో ఉన్న తదుపరి నాలుగు బైట్లు మరియు మొదలైన వాటిలో షెల్ కోడ్ యొక్క మొదటి నాలుగు బైట్లు అని మనము చూస్తాము ఇప్పుడు షెల్ కోడ్ ఇక్కడ 420BCD80తో ముగుస్తుంది ఇక్కడ 420BCD80 ఉంది ఆపై మనకు చాలా పాడింగ్ ఉంది వాస్తవానికి మనకు 112 64 32 బైట్ల పాడింగ్ ఉంది ఇది Aతో పాడింగ్ ఇది వాస్తవానికి ఇక్కడ నుండి ఇక్కడకు ఉంది కాబట్టి 1 2 3 మరియు 4 ఉన్నాయి కాబట్టి ఇది 64 బైట్ల పాడింగ్తో ముగుస్తుంది అది 112 64 32 చివరకు రిటర్న్ అడ్రస్ కలిగి ఉండాల్సిన ఈ స్థానం కాబట్టి ఈ స్థానం FFFFCF70 విలువతో ఓవర్ రైట్ చేయబడుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఈ copier ఫంక్షన్ దాని ఎగ్జిక్యూషన్ పూర్తి చేసినప్పుడు ఈ స్థానం నుండి మెమరీ కంటెంట్ లను ఎంచుకోబోతోంది మరియు దీన్ని EIP రిజిస్టర్లో ఉంచుతుంది కాబట్టి FFFFCF70 కి అనుగుణంగా ఈ మెమరీ ఇక్కడ ఉంది కాబట్టి జరగబోయేది ఏమిటంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఈ స్థానానికి సూచించబడుతుంది మరియు ఇది 90909090 నుండి ప్రతి బైట్ను తీసుకుంటుంది మరియు ఈ నాప్లను ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ నాప్లు అన్నీ ఎగ్జిక్యూట్ చేయబడతాయి మరియు ఈ స్థానంలో చూస్తున్నా మీ అసలు షెల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది చివరికి ఈ 32 బైట్ల ఆపరేషన్ ముగిసే సమయానికి మీ షెల్ సృష్టించబడుతుంది 80H interrupt ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్కు సిస్టమ్ కాల్ ద్వారా షెల్ సృష్టించబడుతుంది ఇది OSకి కొత్త ప్రాసెస్ ను సృష్టించాలని చెబుతుంది కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఇది జరుగుతుది కాబట్టి ఈ కోడ్ను రన్ చేద్దాం మరియు షెల్ ఎగ్జిక్యూట్ చేయబడిందని చూద్దాం కాబట్టి మీరు దీన్ని రన్ చేసినప్పుడు మనము GDB ని ఉపయోగించవచ్చు మనము దీన్ని క్రింది విధంగా రన్ చేయవచ్చు testcode మరియు షెల్ సృష్టించబడినట్లు మనం చూస్తాము కాబట్టి ఈ షెల్ "sh" షెల్ కాబట్టి మనం అన్ని షెల్ కమాండ్ లను చేయవచ్చు ఈ షెల్ ప్రస్తుతం ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రక్రియలను చూడటానికి మీరు "ps" ను ఉపయోగించవచ్చు మరియు మనము చూస్తాము మూడు ప్రాసెస్లు ఉన్నాయి "ps" అనేది మనము ఇచ్చిన కమాండ్ మరియు ఈ ప్రాసెస్కు పేరెంట్ "sh "ప్రాసెస్ మరియు ఈ టెర్మినల్తో సృష్టించబడిన అసలు బ్యాచ్ షెల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ విధంగా మనము testcode c అని పిలువబడే ఈ ప్రత్యేకమైన కోడ్ను పేలోడ్తో ఇంజెక్ట్ చేసినట్లు చూశాము మనము bufferను ఓవర్ఫ్లో చేయమని మరియు bufferలో ఉన్న పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయమని బలవంతం చేస్తాము చాలా మాల్వేర్ లు వాస్తవానికి ఈ ప్రత్యేకమైన టెక్నిక్ని ఉపయోగించి వారు పేలోడ్ను పొందుతారు మరియు ఎటాకర్ అటువంటి పేలోడ్ను పొందగలిగితే అతను సిస్టమ్లో ఏదైనా చేయగలడు ఉదాహరణకు అన్ని ఆబ్జెక్ట్ ఫైళ్ళను తొలగించడం మరియు మొదలైనవి ధన్యవాదాలు References 1